ఆవిష్కరణలు ఎలా కనిపిస్తాయి ఆవిష్కరణలు ఎలా కనిపిస్తాయి ఇది సాధారణ ప్రశ్నలా అనిపించవచ్చు ఇది సాధారణ ప్రశ్నలా అనిపించవచ్చు ఒక ఆవిష్కరణ ఎలా ఉండాలో అలాగే ఉంటుంది ఒక ఆవిష్కరణ ఎలా ఉండాలో అలాగే ఉంటుంది ఇదే ప్రశ్నను పేటెంట్ కోణం నుండి చూస్తే మీరు ఒక ఆవిష్కరణకు పేటెంట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు పేటెంట్ ముసాయిదా యొక్క పని ఆవిష్కరణ యొక్క రూపాన్ని వివరించడం మాత్రమే కాదు ఇదే ప్రశ్నను పేటెంట్ కోణం నుండి చూస్తే మీరు ఒక ఆవిష్కరణకు పేటెంట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు పేటెంట్ ముసాయిదా యొక్క పని ఆవిష్కరణ యొక్క రూపాన్ని వివరించడం మాత్రమే కాదు ఆ ఆవిష్కరణ ఒక సమయం మరియు ఒక ప్రదేశంలో ఉంటుంది మరియు ఒక ఆవిష్కరణ భౌతిక అవతారాన్ని కలిగి ఉంటుంది ఆ ఆవిష్కరణ ఒక సమయం మరియు ఒక ప్రదేశంలో ఉంటుంది మరియు ఒక ఆవిష్కరణ భౌతిక అవతారాన్ని కలిగి ఉంటుంది కాబట్టి మీరు పేటెంట్ను రూపొందించినప్పుడు పేటెంట్ స్పెసిఫికేషన్లో ఆ ఆవిష్కరణను మీరు పదాలలో వర్ణించరు కాబట్టి మీరు పేటెంట్ను రూపొందించినప్పుడు పేటెంట్ స్పెసిఫికేషన్లో ఆ ఆవిష్కరణను మీరు పదాలలో వర్ణించరు మీరు భౌతిక అవతారాలను వర్ణించరు బదులుగా మీరు ఆవిష్కరణను వివరిస్తారు మీరు భౌతిక అవతారాలను వర్ణించరు బదులుగా మీరు ఆవిష్కరణను వివరిస్తారు మీరు ఆవిష్కరణను వచనీకరిస్తారు మీరు ఆవిష్కరణను వచనీకరిస్తారు ఇప్పుడు భౌతిక రూపం ఉంది ఇప్పుడు భౌతిక రూపం ఉంది ఈ భౌతిక అవతారం వల్లే మీరు ఒక ఆవిష్కరణను చూడగలుగుతారు మరియు గ్రహించగలుగుతారు ఈ భౌతిక అవతారం వల్లే మీరు ఒక ఆవిష్కరణను చూడగలుగుతారు మరియు గ్రహించగలుగుతారు ఒక ఆవిష్కర్త అతను కొత్తగా కనుగొన్న ఒక గాడ్జెట్తో మీ గదిలోకి వచ్చేడనుకోండి ఒక ఆవిష్కర్త అతను కొత్తగా కనుగొన్న ఒక గాడ్జెట్తో మీ గదిలోకి వచ్చేడనుకోండి ఆ ఆవిష్కరణ ఒక సామాన్యుడికి కనిపించే విధానం దాని భౌతిక స్వరూపం ఆ ఆవిష్కరణ ఒక సామాన్యుడికి కనిపించే విధానం దాని భౌతిక స్వరూపం కానీ పేటెంట్ ముసాయిదాలో భౌతిక అవతారం గురించిన ఆందోళన కన్నా ఆ ఆవిష్కరణ గురించిన వివరణ గురించి ఎక్కువ శ్రద్ధ వహించాలి కానీ పేటెంట్ ముసాయిదాలో భౌతిక అవతారం గురించిన ఆందోళన కన్నా ఆ ఆవిష్కరణ గురించిన వివరణ గురించి ఎక్కువ శ్రద్ధ వహించాలి కాబట్టి దీనిని 'ఆవిష్కరణను వచనీకరించడం' అంటాం కాబట్టి దీనిని 'ఆవిష్కరణను వచనీకరించడం' అంటాం కాబట్టి మీరు పేటెంట్ ముసాయిదాను రూపొందించినప్పుడు ఆవిష్కరణ వచనీకరించబడుతుంది కాబట్టి మీరు పేటెంట్ ముసాయిదాను రూపొందించినప్పుడు ఆవిష్కరణ వచనీకరించబడుతుంది ఇప్పుడు ఇది ఎందుకు ముఖ్యమైనది ఇప్పుడు ఇది ఎందుకు ముఖ్యమైనది ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ముసాయిదాలో మీరు ఆవిష్కరణను వచన రూపంలో సూచిస్తున్నారు ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ముసాయిదాలో మీరు ఆవిష్కరణను వచన రూపంలో సూచిస్తున్నారు కాబట్టి భౌతిక అవతారం ఇప్పుడు పదాలు మరియు బొమ్మలుగా మార్చబడుతుంది కాబట్టి భౌతిక అవతారం ఇప్పుడు పదాలు మరియు బొమ్మలుగా మార్చబడుతుంది ఇది ఎలా ఉంటుందో ఒక సారి చూద్దాం ఇది ఎలా ఉంటుందో ఒక సారి చూద్దాం విద్యుత్ బల్బ్ అనే పేటెంట్ను చూస్తే ఆ పేటెంట్లో డ్రాయింగ్ యొక్క వివరణ ఉంది విద్యుత్ బల్బ్ అనే పేటెంట్ను చూస్తే ఆ పేటెంట్లో డ్రాయింగ్ యొక్క వివరణ ఉంది ఈ ముసాయిదాలో వివరించిన విధానం ప్రకారం ఎలక్ట్రిక్ బల్బు అనేది ప్రకాశించడం ద్వారా కాంతిని ఇచ్చే ఒక విద్యుత్ దీపం అని అది అధిక ప్రతిఘటన యొక్క కార్బన్ ఫిలమెంట్ను కలిగి ఉంటుంది అని మరియు అది లోహ తీగలతో భద్రపరచబడినది అని వివరించబడింది ఈ ముసాయిదాలో వివరించిన విధానం ప్రకారం ఎలక్ట్రిక్ బల్బు అనేది ప్రకాశించడం ద్వారా కాంతిని ఇచ్చే ఒక విద్యుత్ దీపం అని అది అధిక ప్రతిఘటన యొక్క కార్బన్ ఫిలమెంట్ను కలిగి ఉంటుంది అని మరియు అది లోహ తీగలతో భద్రపరచబడినది అని వివరించబడింది కాబట్టి వాస్తవానికి ఏ విద్యుత్ బల్బ్ అయినా భౌతికoగా ఇతర విద్యుత్ బల్బ్ ల లాగానే ఉంటుందని మనం చూస్తాం కాబట్టి వాస్తవానికి ఏ విద్యుత్ బల్బ్ అయినా భౌతికoగా ఇతర విద్యుత్ బల్బ్ ల లాగానే ఉంటుందని మనం చూస్తాం కానీ పేటెంట్ పరిభాషలో చూస్తే మీరు పేటెంట్ను రూపొందించినప్పుడు అది కేవలం రూపాన్ని మాత్రమే వర్ణించదు కానీ పేటెంట్ పరిభాషలో చూస్తే మీరు పేటెంట్ను రూపొందించినప్పుడు అది కేవలం రూపాన్ని మాత్రమే వర్ణించదు అది ఆవిష్కరణను వచనీకరిస్తుంది మరియు నిర్ణీత పద్ధతిలో దానిని అభివర్ణిస్తుంది అది ఆవిష్కరణను వచనీకరిస్తుంది మరియు నిర్ణీత పద్ధతిలో దానిని అభివర్ణిస్తుంది ఈ విధంగానే ప్రింటింగ్ ప్రెస్ అనే ఆవిష్కరణను చూశాము ఈ విధంగానే ప్రింటింగ్ ప్రెస్ అనే ఆవిష్కరణను చూశాము ప్రింటింగ్ ప్రెస్ ఒక సామాన్యుడి దృష్టిలో కేవలం యంత్రంగా కనిపిస్తుంది ప్రింటింగ్ ప్రెస్ ఒక సామాన్యుడి దృష్టిలో కేవలం యంత్రంగా కనిపిస్తుంది ఇది కొన్ని విధులను నిర్వర్తించగలదు ఇది కొన్ని విధులను నిర్వర్తించగలదు కానీ మీరు ప్రింటింగ్ ప్రెస్ కోసం పేటెంట్ చేసినప్పుడు ఈ స్లయిడ్ లో వివరించిన విధంగా వర్ణన ఉంటుంది కానీ మీరు ప్రింటింగ్ ప్రెస్ కోసం పేటెంట్ చేసినప్పుడు ఈ స్లయిడ్ లో వివరించిన విధంగా వర్ణన ఉంటుంది అవన్నీ మీరు ఇక్కడ చూడవచ్చు అవన్నీ మీరు ఇక్కడ చూడవచ్చు కాబట్టి పేటెంట్ ను వివరించాల్సిన వివరణాత్మక భాగం పదాలు మరియు బొమ్మలలో ఉంటుంది కాబట్టి పేటెంట్ ను వివరించాల్సిన వివరణాత్మక భాగం పదాలు మరియు బొమ్మలలో ఉంటుంది మళ్ళీ ఇక్కడ టెలిఫోన్ గురించిన వర్ణన ఉంది మళ్ళీ ఇక్కడ టెలిఫోన్ గురించిన వర్ణన ఉంది టెలిగ్రాఫీ వ్యవస్థ అనేది విద్యుత్తు యొక్క అవాంఛనీయ ప్రవాహాల వలన రిసీవర్ కంపనాలు పొందితే పని చేస్తుంది అని నిర్వచించబడింది టెలిగ్రాఫీ వ్యవస్థ అనేది విద్యుత్తు యొక్క అవాంఛనీయ ప్రవాహాల వలన రిసీవర్ కంపనాలు పొందితే పని చేస్తుంది అని నిర్వచించబడింది కాబట్టి ఒక సామాన్యుడికి టెలిఫోన్ అంటే దాని బౌతిక రూపమే కాబట్టి ఒక సామాన్యుడికి టెలిఫోన్ అంటే దాని బౌతిక రూపమే కానీ పేటెంట్ ప్రయోజనాల కోసం మీరు కనుగొన్నదాన్ని మరియు రక్షించబడిన వాటిని తెలియజేసే విధంగా ఆవిష్కరణను నిర్ణీత పద్ధతిలో వచనపరచాలి కానీ పేటెంట్ ప్రయోజనాల కోసం మీరు కనుగొన్నదాన్ని మరియు రక్షించబడిన వాటిని తెలియజేసే విధంగా ఆవిష్కరణను నిర్ణీత పద్ధతిలో వచనపరచాలి